హలో డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని పై NPTEL MOOC కోర్సుకు తిరిగి స్వాగతం

నేను రవి చంద్రన్ మీకు ఐఐటి కాన్పూర్ నుండి కోర్సు ఇస్తున్నాను నేను హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగానికి చెందినవాడిని ఇది ఈ కోర్సు యొక్క మూడవ వారం మరియు మనము ఈ మూడవ వారం యొక్క మాడ్యూల్ 6 లో ఉన్నాము మరియు పూర్తిగా మనము 18 వ ఉపన్యాసాన్ని పూర్తి చేయబోతున్నాము మరియు ఈ వారం ఇది చివరి ఉపన్యాసం మరియు పూర్తిగా దీనికి అలవాట్లు కి అంకితం చేయబడిందిఅలవాట్లు అంటే ఏమిటి మంచి అలవాట్లను ఏర్పరచుకోవడం చెడు అలవాట్లు మరియు తరువాత డోపామైన్ వంటి అలవాట్లకు సంబంధించిన విషయాలు ఇప్పుడు ముఖ్యంగా ఈ ఉపన్యాసంలో నేను చెడు అలవాట్లు ను అధిగమించడంపై ఎక్కువ దృష్టి పెట్టబోతున్నాను మరియు ముఖ్యంగా సక్సెస్ అలవాట్లను ఏర్పరచుకోవడంపై దృష్టి పెట్టడం మీరు మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి మరియు వాటిని వృద్ధి అలవాట్లుగా అభివృద్ధి చేయడానికి అవసరమైన అలవాట్లు ఏమిటి నేను ప్రారంభించడానికి ముందు ఎప్పటిలాగే మనము చివరి ఉపన్యాసం లో ఏమి చేశామో క్లుప్తంగా హైలైట్ చేయాలనుకుంటున్నాను తద్వారా మేము చేసిన వాటిని మీరు శీఘ్రంగా తిరిగి పొందగలుగుతారు ఆపై ప్రస్తుతాన్ని కొనసాగించండి కాబట్టి నేను ముఖ్యంగా చివరి దానిలో ఉత్పాదకత మరియు వ్యక్తిగత వృద్ధి కోసం జైగోర్నిక్ ప్రభావాన్ని ఉపయోగించడంపై దృష్టి పెట్టాను మరియు నేను ఈ వాస్తవాన్ని నొక్కిచెప్పాను ఎందుకంటే అసంపూర్ణమైన పని ఆందోళన కలిగిస్తుంది కాబట్టి అది మీకు నిరాశకు కూడా కారణమవుతుంది ఒక కార్యాచరణపై దృష్టి పెట్టడం మరియు అది పూర్తయ్యే వరకు దానికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం కాబట్టి ఈ గోల్డెన్ రూల్ ను మనసులో పెట్టుకో మొదలుపెడితే పూర్తి చేయి మధ్యలో వదలొద్దు అని చెప్పాను మరియు ఇది మీ వ్యక్తిత్వంలో మీరు పెంపొందించుకోవలసిన ముఖ్యమైన వృద్ధి అలవాటు మరియు ఈ జ్ఞానం మాత్రమే వాయిదా వేయడాన్ని అధిగమించడంలో మీకు సహాయపడుతుంది అది మీరు కేవలం ప్రారంభ ఇబ్బంది అని గ్రహిస్తారు మరియు మీరు ఏదో ఒకవిధంగా ప్రారంభించిన తర్వాత మీరు దానిని ఏమైనప్పటికీ ముగిస్తారు ఈ పనులు మళ్ళీ పూర్తి చేయవలసి ఉంది ఎందుకంటే అవి పెద్ద మొత్తంలో మానసిక వనరులను ఉపయోగిస్తాయి మీ మెదడులోని ప్రీమియం స్థలాన్ని ఆక్రమించడం మరియు నిరోధించడం ద్వారా కానీ మీరు దానిని పూర్తి చేసే వరకు వారు వెళ్లడానికి నిరాకరిస్తారు అందుకే మీరు టెలివిజన్ సీరియల్స్ లేదా ఏదైనా సీరియల్ ప్రోగ్రామ్ చూడటం మానేయాలి ఎందుకంటే అవి మీ మెదడులో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి అవి అక్కడే వేలాడుతూ ఉంటాయి గరిష్టంగా వనరులను ఆక్రమిస్తాయి కానీ ఎవరు ఏమి చేశారో ఆ వ్యక్తికి ఏమి జరిగిందో మీకు తెలిసే వరకు కథ పూర్తయిందని మెదడు అర్థం చేసుకుంటుంది ఇది మిమ్మల్ని మళ్లీ మళ్లీ చాలా వ్యసనపరుడైన పద్ధతిలోకి తిరిగి వెళ్ళేలా చేస్తుందిఆపై మీ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటుంది సీరియల్ అర్థరహిత కాలానికి చేరుకుంటుందని మీకు తెలుసు కానీ మీరు దానికి బానిసలుగా ఉన్నారని మీరు దాని నుండి బయటకు రాలేకపోతున్నారని మీకు తెలుసు మీరు దానిని చూసే అలవాటు మాత్రమే అది ఇంకేమీ కాదు మరియు జైగోనిక్ ప్రభావం దానిపై ఉంటుంది ఇది పూర్తయ్యే వరకు మీరు దానిని చూస్తూ ఉండేలా చేస్తుంది మరియు టెలివిజన్ నిర్మాతలు తమ లాభాన్ని పెంచుకోవడానికి దీనిని ఉపయోగిస్తున్నారు ఎందుకంటే వారికి తెలుసు ఇది ప్రేక్షకుల మనస్తత్వం మరియు వారు దానిని పూర్తి చేసే వరకు సంవత్సరాలు పాటు కలిసి నడపగలరు ఒకసారి వారు తమ మనస్సులో ఈ విషయాన్ని బానిసలుగా చేసుకున్న తర్వాత వారు అక్కడ ఉన్న అస్పష్టమైన విషయాలను పరిష్కరించాలనుకుంటారు కాబట్టి ఇది ఎల్లప్పుడూ మిమ్మల్ని మళ్లీ మళ్లీ చూడేలా చేస్తుంది మరియు వారు దీనిని క్యాష్ చేస్తారు ఇప్పుడు అదే విధంగా వీడియో గేమ్స్ కూడా దాని ఆటగాళ్లకు అదనంగా ఇవ్వడానికి అదే సూత్రాన్ని ఉపయోగిస్తున్నాయి ఇది వాటిని మూసివేసే స్థాయికి చేరుకోవడానికి అనుమతిస్తుంది కానీ అది వాటిని పూర్తి చేయడానికి అనుమతించదు కాబట్టి జైగోనిక్ ప్రభావం యొక్క అంతర్గతీకరణ మీకు ఏదైనా కార్యాచరణను సాధించడానికి లేదా రాణించడానికి చాలా అవసరమైన అంతర్గత ప్రేరణను ఇస్తుంది మీరు మీ అంతర్గత కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను మీకు చెప్తున్నాను కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి దీన్ని ఉపయోగించి మీ లోపలి భాగాన్ని అంతర్గతంగా చేయండి కార్యకలాపాలను పూర్తి చేసే విషయంలో ఉత్పాదకతను పొందడం వల్ల మీరు ఎంచుకున్న ఏ ప్రయత్నంలో అయినా రాణిస్తారు మీరు మీ మెదడును పూర్తి చేయడానికి తిరిగి వైర్ చేయవచ్చు ఎందుకంటే ఇది మిమ్మల్ని ఉద్రిక్తత పరిష్కారానికి తీసుకువెళుతుంది మరియు మంచి అనుభూతిని కలిగిస్తుంది మీరు ఒక పని చేస్తారుదాని గురించి మీకు మంచిగా అనిపిస్తుందిమరొకటి చేయండిమీరు చాలా ఎక్కువ చేయాలనుకుంటున్నారు ఒక అసంపూర్ణ కార్యకలాపాన్ని ఒకదాని తర్వాత మరొకటి వదిలివేయడానికి బదులుగా మీరు ఎలా భావిస్తున్నారో చూడండి ఒకదాన్ని పూర్తి చేసి మరొకదానికి వెళ్లినప్పుడు మీ విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుందో చూడండి కాబట్టి మీరు మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నంత వరకు ఈ రకమైన మంత్రంగా ఉంచుకోండి మీరు దాన్ని ప్రారంభిస్తే మీరు దాన్ని పూర్తి చేస్తారు ఇప్పుడు ఈ వారం చివరి ఉపన్యాసం మనం తీసుకునే ముందు మొదట చెడు అలవాట్లను విచ్ఛిన్నం చేయడాన్ని చూద్దాం విజయం పరంగా మనం ఈ మంచి అలవాట్లను మరియు మంచి అలవాట్లను ఎలా రూపొందించవచ్చో చూద్దాం ఇప్పుడు చెడు అలవాట్లను బద్దలు కొట్టే ప్రక్రియలో మెదడును రీవైరింగ్ చేయడం మరియు అలవాటు గొలుసు లూప్ను మళ్లీ కాన్ఫిగర్ చేయడం వంటివి ఉంటాయి మెదడుకు మంచిని చెడు అలవాటును ఎలా వేరు చేయాలో తెలియదు ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీరు మంచి అలవాటును పెంచుకున్నా లేదా చెడు అలవాటును పెంచుకున్నా మెదడు అదే పద్ధతిలో పనిచేస్తుంది ఆపై అది మీలోని ఆనంద భాగాన్ని విడుదల చేయడానికి అదే రకమైన వస్తువును తిరిగి పొందడానికి ప్రయత్నించినంత వరకు డోపమైన్ను విడుదల చేస్తుంది ఇప్పుడు మీరు ఒక చెడు అలవాటును ఎలా ఆపుతారు సమాధానం ఏమిటంటే మీరు ప్రారంభించిన విధానాన్ని చిన్న బిట్స్లో ఆపండి మీరు ఏదైనా చెడు అలవాటును ఎలా ప్రారంభించారో గుర్తుంచుకోండి మీరు రాత్రిపూట ప్రారంభించలేదు ఆపై మీరు ప్రారంభించిన రోజు మొత్తం ప్రారంభించలేదు మీరు ధూమపానం చేస్తుంటే ఎవరో ఇచ్చిన మొదటి ధూమపానం మీరు ఎలా ప్రారంభించారో గుర్తుంచుకోండి మీరు మొదటి పఫ్ మాత్రమే మరియు మీరు దగ్గు చేయగలరు మరియు మీరు వాసనను కూడా తట్టుకోలేరు మరియు మీరు దానిని విసిరారు రెండవ రోజు మీరు సిగరెట్ను ఆపివేయడానికి కొంచెం ఎక్కువ తీసుకున్నారు కానీ మళ్లీ దగ్గు ఎక్కువ కాబట్టి మీరు భరించలేరు మూడవ రోజు పూర్తి కావచ్చు కాబట్టి నాల్గవ రోజు మళ్లీ ఒక వారం తర్వాత ఒకటి రెండుకి వెళ్లవచ్చు అని మీరు అనుకుంటున్నారు మీరు ప్రారంభించిన రోజు మీరు చైన్ స్మోకర్గా మారలేదు మీరు చైన్ స్మోకర్గా మారడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు కానీ అది ఇప్పుడు మీరు గ్రహించినప్పుడు ఇది మిమ్మల్ని బానిసలుగా మార్చిన గొలుసుగా మారింది మరియు మీరు దాని నుండి బయటకు రావాలనుకుంటున్నారు మీరు దీన్ని ప్రారంభించిన విధంగా చిన్న బిట్లలో వెళ్ళండి కాబట్టి మీరు రోజుకు ఒక పాకెట్ పొగ తాగే బదులు 10 కి బదులుగా నేను దానిని 9 చేసి ఆపై 8 ఆపై 5గా చేస్తాను ఆపై మీరు 2 3 1 కు రావచ్చు మరియు చివరిది నెమ్మదిగా మీరు భాగాలుగా చేసి ఆపై ఫ్రీక్వెన్సీని పెంచాలి నేను రేపు ఒకటి చేశాను నేను సెలవు ఇవ్వబోతున్నాను తరువాత రేపు మరొకటి కాబట్టి గ్యాప్లను పెంచండి ఆపై ఖాళీలు మళ్లీ వారానికి ఒకసారి నెలకు ఒకసారి ఆపై 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెరుగుతాయి ఆపై మీరు దానిని పూర్తిగా ఆపగలరని నెమ్మదిగా గ్రహించవచ్చు కాబట్టి మీరు దీన్ని చిన్న బిట్స్లో ప్రారంభించిన విధానాన్ని ఆపివేయండి మరియు అదే విధంగా మీరు మద్యపాన వ్యసనాన్ని చూసినప్పటికీ రుచికి మరియు శరీరానికి కూడా అసహ్యకరమైన మొదటి సిప్తో ప్రారంభమవుతుంది ప్రజలు మద్యం తాగడం నేను చూశాను కాబట్టి వారు కూడా వారి ముక్కును మూసివేసి వారు మొదటి సిప్ తీసుకున్నప్పుడు మరియు తరువాత కూడా కళ్ళు మూసుకుంటారు కొన్నిసార్లు వారు చాలా వికర్షణ కలిగించే వాసనను కూడా సహించలేరు కానీ అప్పుడు సంస్థ ఓదార్పు సౌకర్యం సామాజిక నెట్వర్కింగ్ అసమ్మతి కలిగించే విషయాలను మరచిపోయే సామర్థ్యం కాబట్టి ఈ విషయాలు దానిని చెడు ఉచ్చుగా మారుస్తాయి ఆపై వ్యసనం కొనసాగుతుంది కానీ మొదటి సిప్ మరియు మరికొన్ని సిప్స్ వాస్తవానికి ప్రమాదకరమైనవి కానీ ఇతర ఆకర్షణీయమైన కారకాల కారణంగా అవి కొనసాగాయి ఇప్పుడు మీరు పర్యావరణాన్ని వృత్తాన్ని మార్చాలి ఆపై దాని నుండి బయటకు రావాలి ఆపై మళ్ళీ పెరిగిన అంతరాలలో చిన్న బిట్స్ లో అదే విషయాన్ని అనుసరించండి అదేవిధంగా చెడు అలవాటును మార్చడానికి మీ మొదటి ప్రయత్నం ప్రారంభం కావాలి నేను చెప్పినట్లుగా కొంచెం చిన్నగా చేసి ఆపై క్రమంగా అంతరాన్ని పెంచండి ఉపయోగం యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గించాలి చెడు అలవాట్లు సాధారణంగా శాశ్వతంగా అదృశ్యం కావు ఇది మీరు గుర్తుంచుకోవలసిన మరో విషయం అలవాట్లు పోయాయని మీరు అనుకుంటే అవి మీలో ఎక్కడో దాగి ఉన్నాయి మీరు అలవాటును ప్రారంభించిన తర్వాత గుర్తుంచుకోండి మరియు మెదడు అంత సులభంగా వదిలిపెట్టదు నేను ఒక సంవత్సరం తరువాత మీరు ధూమపానం లేదా మద్యపానం మానేశారని చెప్పినప్పటికీ మీరు స్నేహితుడిని చాలా ఇష్టపడే చాలా సన్నిహిత స్నేహితుడు ఎవరైనా వచ్చి చాలా సంతోషకరమైన వార్తను పంచుకుంటారు రండి ఇది తాగుదాం లేదా సిగరెట్ తాగుదాం అని చెప్పాడు ఇది చాలా బాధాకరమైన క్షణంలో కూడా జరగవచ్చు మీరు మద్యం సేవించడం అలాగే ధూమపానం మానేయాలని కోరుకునే అమ్మాయి మిమ్మల్ని వివాహం చేసుకుంది మిమ్మల్ని విడిచిపెట్టిన వారు మరియు నిరాశ నిరాశ మరియు కోపం ఉన్న ఆ క్షణంలో మళ్ళీ మీరు సుమారు 10 సంవత్సరాల పాటు వెళ్లిపోయిందని మీరు భావించిన అదే అలవాటును కొనసాగిస్తారు కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అలవాట్లు అలాగే ఉంటాయి మరియు చెడు అలవాట్లు ఎప్పటికీ కనుమరుగైపోవు కాబట్టి మంచి అలవాట్లు ఉన్నాయి మీరు మంచి అలవాట్లను ఏర్పరచుకుంటే అవి కూడా ఉన్నాయి మంచి అలవాట్లు అలాగే చెడు అలవాట్లు అలాగే ఉంటాయి ఇది లావు పొట్ట క్రింద ఉన్న సిక్స్ ప్యాక్ లాగా ఉంటుంది సిక్స్ ప్యాక్ ఏదో బాహ్య మూలం నుండి మీకు పూర్తిగా వస్తున్నట్లు కాదు అది మీలోనే ఉంది మీరు దానిని బయటకు తీసుకురావాలి కొవ్వును తగ్గించడం ద్వారా మీరు బహిర్గతం చేయాలి ఆపై కొవ్వును కండరంగా మార్చి తగిన ప్రదేశాలలో బలోపేతం చేయడం ద్వారా కాబట్టి మీరు దానిని బహిర్గతం చేస్తే అది ఇప్పటికే దాచబడింది మీరు తీసుకువస్తున్నది కొత్తేమీ కాదు మరియు అదే విధంగా దాచిన మంచి అలవాట్లను బహిర్గతం చేసి ఆపై చెడు అలవాట్లను కప్పిపుచ్చుకోవాలి కాబట్టి మీరు అలా చేయగలిగితే మీరు చెడు అలవాటును విచ్ఛిన్నం చేయగలుగుతారు మరొక విషయం చెడు అలవాటును మంచి అలవాటుతో భర్తీ చేయడానికి ప్రయత్నించడం కాబట్టి ఉదాహరణకు మీరు ధూమపానం మానేయలేకపోతే మీరు గమ్ నమలడం వంటి ప్రత్యామ్నాయంతో ప్రయత్నిస్తారని వారు చెబుతారు కాబట్టి మీరు దానిని దీనితో భర్తీ చేయడానికి ప్రయత్నించడం వంటిది మీ నోటికి అవసరం మీకు వ్యసనంగా మారిన కాఫీ తాగడాన్ని మీరు వదులుకోలేకపోతే పూర్తిగా ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి ప్రయత్నించండి అదే సమయంలో గ్రీన్ టీ వంటి వాటితో భర్తీ చేయడానికి ప్రయత్నించండి అని వారు చెబుతారు కాబట్టి మీరు కాఫీ నుండి పొందే అదే రకమైన శక్తిని పొందుతారు కానీ అది తక్కువ హానికరం కాబట్టి మార్చడానికి ప్రయత్నించండిఅసలు మరియు అంత చెడ్డది కాని ప్రత్యామ్నాయాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి నెమ్మదిగా మీరు మంచి అలవాటును పెంచుకోవచ్చు ఆపై టెస్టింగ్ సమయాల్లో మంచి అలవాటును బలోపేతం చేయడం చాలా ముఖ్యం కాబట్టి మీరు మద్యపానం చేయకూడదనే ఈ మంచి అలవాటును పెంపొందించుకున్నట్లు పరీక్షా సమయాలు ఉన్నాయి పరీక్షా సమయాలు మీరు నిరాశకు గురయ్యారు మీరు నిరాశకు గురైనప్పుడు మీరు ప్రారంభించినప్పటి కంటే చాలా నిరాశకు గురయ్యారు ఇది ఒక పరీక్షా సమయం ఏది జరిగినా మీరు మీ మెదడుకు చెప్పాల్సిన సమయం ఇది నేను ఆ అలవాటును తిరిగి ప్రారంభించను ఆపై మీరు వాయిదా పరంగా చేసే ఇతర విషయం ఏమిటంటే వివిధ కారణాల వల్ల పనులను అనవసరంగా ఆలస్యం చేసే వాయిదాను మీరు విచ్ఛిన్నం చేయవలసిన మరొక అలవాటు సాధారణంగా మీరు ఒక పెద్ద పనిని చూసి నిమగ్నమైనప్పుడు వాయిదా వేస్తారు నిజానికి పని పేరుకుపోతుంది ఆపై అది పెద్దది అవుతుంది ఎందుకంటే అది చాలా చిన్నదిగా మరియు సులభంగా నిర్వహించదగినదిగా ఉన్నప్పుడు మీరు దానికి హాజరు కాలేదు కానీ అప్పుడు మీరు పూర్తి చేయడానికి ఒక రకమైన కఠినమైన పనిగా కనిపించే ఈ పెద్ద పనిని మీరు ఎలా నిర్వహిస్తారు మీరు ఏనుగును ఎలా తింటారు అని ఎవరైనా అడిగినప్పుడు సమాధానం ఇలా ఉంటుంది మీరు ఏనుగును కొంచెం కొంచెం తింటున్నారని ఒక సామెత నుండి ఇవ్వబడింది కాబట్టి మీరు దానిని పూర్తిగా తినరు కానీ మీరు దానిని క్రమంగా తింటారు కాబట్టి మీరు ఏమి చేయాలి మీరు భారీ పనులను నిర్వహించదగిన భాగాలుగా విభజించాలి ఇప్పుడు ఈ వారం సాధారణంగా ఈ కార్యకలాపం ఒక పూర్తి వారానికి విస్తరించాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు కాబట్టి ఈ ఒక వారం విషయం నేను చేస్తానని ఆలోచించే బదులు నేను కార్యాచరణతో ఏమి చేస్తాను దానిని ఏడు అంశాలుగా విభజించండి మరియు ప్రతి రోజు నేను అంత మాత్రమే నిర్ణయిస్తాను ఇప్పుడు మీరు ఇంత ఎక్కువ చేసిన తర్వాత ప్రతి రోజు ధాన్యం కోసం నిర్వహించదగిన భాగం మీరు ఒక భాగాన్ని పూర్తి చేసిన ప్రతిసారీ డోపమైన్ను విడుదల చేస్తూనే ఉంటుంది మరియు ఇది తదుపరి భాగాన్ని తీసుకోవడానికి మీకు శక్తినిస్తుంది ఇది చాలా పెద్దది అని ఆలోచించి అతిగా భావించే బదులు నేను దానిని నిర్వహించలేను మీరు విభజించండి మీరు వాటిని భాగాలుగా విభజించి ఆపై వాటిని వ్యక్తిగతంగా నిర్వహించండి మరియు డోపమైన్ను విడుదల చేయండి తద్వారా మీరు చిన్న భాగం చేయడం ద్వారా కూడా ఆనందం పొందుతారు మరియు మీరు కార్యాచరణను పూర్తి చేసిన తర్వాత ఒక రకమైన ఉల్లాసాన్ని పొందుతారు మీరు డోపమైన్ అనే ముగింపు రేఖను చూడలేనప్పుడు శక్తి స్థాయి మునిగిపోతుంది మరియు అది విడుదల చేయబడదు మరియు ఇది కౌంటర్ పని చేస్తుంది ఇది చాలా రోజులు పడుతుంది అని మీరు అనుకున్నప్పుడు మీకు తక్కువ అనుభూతిని కలిగిస్తుంది ఒక పుస్తకం రాయడానికి 3 సంవత్సరాలు పడుతుందని అనుకుందాం కాబట్టి నేను ఇప్పుడు ముగింపు రేఖను చూడలేను కాబట్టి ఒక పుస్తకం రాయడానికి బదులుగా నేను ఒక చిన్న వ్యాసం రాసి ఆపై దానిని ప్రచురిస్తే నేను దాని గురించి సంతోషిస్తాను కాబట్టి కొన్ని కార్యకలాపాలు సమయం తీసుకుంటాయి కాబట్టి నేను పుస్తకాన్ని కూడా ఇచ్చిన ఉదాహరణ అప్పుడు మీరు దానిని నిర్వహించదగినదిగా అధ్యాయాలుగా విభజించండి కొంతమంది వారు రోజుకు కనీసం 10 పేజీలు వ్రాస్తారని నిర్ణయించుకుంటారు వారు రోజుకు కేవలం 1 పేజీ మాత్రమే వ్రాస్తారని నిర్ణయించుకుంటారు మరియు మీరు ప్రతిరోజూ ముగింపు రేఖను చూస్తారు ఆపై మీరు డోపమైన్ మరియు అడ్రినాలిన్ రెండింటినీ పొందుతారు నేను ఇప్పటికే మీతో మాట్లాడాను మీరు మరింత శక్తి అవసరమయ్యే పోరాటంలో లేదా విమాన పరిస్థితిలో ఉన్న అటువంటి దగ్గరి ఎన్కౌంటర్లలో వస్తుంది కాబట్టి అది కూడా మీకు సహాయం చేస్తుంది కానీ విసుగు నిరాశ లేదా నిరాశ వంటి ప్రతికూల భావోద్వేగ స్థితి కారణంగా చాలా చెడు అలవాట్లు ఏర్పడతాయని కూడా మీరు అర్థం చేసుకున్నారు చాలా సార్లు మీరు మీరే మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్లారు ఎందుకంటే మీరు అలా చేయకుండా తప్పించుకున్నారు మీరు దానిని అసంపూర్ణంగా వదిలేస్తే అది మిమ్మల్ని ముంచెత్తుతుంది ఆపై మీరు ఆ దశకు చేరుకుంటారు కాబట్టి అలసటను ఎదుర్కోవడంకార్యకలాపాల ద్వారా సోమరితనం యొక్క ఎత్తు మీ జీవితంలోని మరియు వృత్తి యొక్క వివిధ అంశాలలో మిమ్మల్ని మీరు బిజీగా మరియు ఓవర్లోడ్ గా ఉంచుతుంది కాబట్టి మీరు మీ ఆఫీసు సాయంత్రం ఉదయం ఏదైనా పూర్తి చేసి మీకు చాలా ఆసక్తికరమైన కాలక్షేపం ఉంటుంది లేదా మీరు వెళ్లి వేరే కార్యాచరణలో పాల్గొనండి కాబట్టి మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మీ కార్యకలాపాలను పూర్తి చేయడంలో మీరు చాలా బిజీగా ఉండండి కాబట్టి మీరు మీ రొట్టె మరియు వెన్న సంపాదించడం కోసం చేస్తున్న ప్రధాన ఉద్యోగం కాకుండా చాలా క్లబ్లలో చాలా కార్యకలాపాలలో పాల్గొననివ్వండి ఇప్పుడు ఇది మీకు ఎలా సహాయపడగలదు ఇది మిమ్మల్ని బద్ధకం నుండి బయటపడేలా చేస్తుంది కాబట్టి పని ప్రదేశంలో సమస్య ఉంది కానీ మీరు ఒక ఆట ఆడటానికి వెళ్ళారు ఆపై మీరు మీ స్నేహితులను కలిశారు ఆపై మీరు ఆట గెలిచారు మరియు ప్రజలు మీ పని ఒత్తిడిని పూర్తిగా ఉపశమనం పొందారు మరియు కేవలం అరగంట పాటు ఆట ఆడిన తర్వాత మీరు ఉపశమనం పొందారు కాబట్టి మిమ్మల్ని మీరు ఓవర్లోడ్ గా ఉంచుకోండి ఆపై మీకు వచ్చే పూర్తి ఆనందాన్ని ఆస్వాదించండి ఓవర్లోడ్ అయి దానిని ఎలా నిర్వహించాలో మీకు తెలుస్తుంది ఆపై మీరు అన్ని పనులను పూర్తి చేస్తారు అప్పుడు మీరు మీలో డోపామైన్ రద్దీని ఆస్వాదిస్తారు నేను ఇప్పుడే చెడు అలవాట్ల గురించి మాట్లాడాను మీరు చెడు అలవాట్లను నిర్వహించగలిగిన తర్వాత మంచి అలవాట్లను పెంపొందించుకోవడాన్ని చూద్దాం ఎందుకంటే మీరు మరో అలవాటును కొనసాగించడం ద్వారా మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి మార్గదర్శక సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని మీ మెదడును తేలికగా మరియు స్వేచ్ఛగా ఉంచుకోండి ఎల్లప్పుడూ మీ మెదడును తేలికగా మరియు స్వేచ్ఛగా ఉంచాలని నిర్ణయించుకోండి మీ మెదడును తేలికగా మరియు స్వేచ్ఛగా ఉంచడానికి మీరు చెడు అలవాట్ల నుండి అభివృద్ధి చెందివున్న అధిక కొవ్వు పదార్ధాలను తొలగించాలి మీరు అభివృద్ధి చేసిన కొవ్వు చెడు అలవాట్ల కారణంగా మెదడు కూడా చాలా కొవ్వును కూడబెట్టుకుంటుంది ఆపై అది ఆక్రమిస్తుంది ఆపై అది శక్తివంతం చేయదు అందువల్ల మీరు ఏమి చేయాలో మీ మెదడు మరియు మనస్సును విముక్తి చేసే మంచి అలవాట్లను పాటించాలి మీ మెదడు మరియు మనస్సును విముక్తి చేయగల కొన్ని మంచి అలవాట్లు ఏమిటి ఇప్పుడు మెదడు అనేది అక్షరాలా మీ పుర్రె పై భాగం లోపల ఉన్న భౌతిక భాగం మనస్సు మెదడు నుండి ఉద్భవిస్తుంది కానీ దాని నుండి తప్పనిసరిగా కాదు కానీ మనస్సు అనేది ఒక రకమైన సంపూర్ణ ఆవరణ భావన కాబట్టి ఇందులో మీ చేతన మనస్సు ఉపచేతన మనస్సు సామూహిక మనస్సు వంటి అనేక ఇతర విషయాలు ఉంటాయి కాబట్టి ఇది మీకు మించినది కానీ రెండూ మెదడు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మెదడు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మనస్సు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతుంది మీరు మెదడును స్వేచ్ఛగా చేయాల్సిన అవసరం ఉంది తద్వారా మీ మనస్సు కూడా స్వేచ్ఛగా ఉంటుంది మీరు మెదడును మరియు మనస్సును స్వేచ్ఛగా చేయగలిగేలా మీరు చేయగలిగే పనులు ఏమిటి అప్పుడు ఇది చివరికి మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి మీకు సహాయపడుతుంది ఆపై అది మిమ్మల్ని విజయానికి నడిపిస్తుంది పాయింట్ నంబర్ 1ఏ పనిని అసంపూర్తిగా అసంపూర్ణంగా అసంపూర్ణంగాఏ పనిని వదిలివేయకపోవడం మీరు దానికి తిరిగి వచ్చి పూర్తి చేసే వరకు గమనింపబడని వదిలివేయడం మీకు అంతరాయం కలిగిస్తూనే ఉంటుంది మీరు దానిని పూర్తి చేయడానికి నిరాకరిస్తే అది మీరు గుర్తుంచుకోవలసిన రెండవ అంశం మీరు నిరాకరిస్తే దీన్ని పూర్తి చేయడానికి ఇది మీ మెదడులో భారీగా వేలాడుతుంది దీనివల్ల మీరు దృష్టి పెట్టడానికి మరియు కొత్త కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి తక్కువ స్థలం ఉంటుంది కాబట్టి మొదటిది అసంపూర్తిగా ఏమీ వదిలివేయదు రెండవది మీరు అనుకుంటే దానిని అసంపూర్తిగా వదిలేస్తే మీ బ్రెయిన్లో చాలా భారంగా ఉండబోతోందని మీరు తెలుసుకోవాలి మరియు అది మిమ్మల్ని కొత్త కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి లేదా దృష్టి పెట్టడానికి అనుమతించదు మూడవ అంశం ఒక సీరియల్ నవల చదవడం లేదా టెలిజెరియల్ ను చూడటం మీకు సీరియల్ వ్యసనపరులుగా మారే అలవాటును కలిగించే అవకాశం ఉంది కాబట్టి అదే విషయం ఆటలకు వర్తిస్తుంది ఇది మిమ్మల్ని ఆటకు బానిస చేస్తుంది చాలా మంది యువకులు తెలివైనవారు కూడా ఐఐటీలోని పెద్ద సంస్థలలో కూడా ప్రజలు తమ వృత్తిని కోల్పోయారు మరియు వారు ఆట వ్యసనపరులు అయ్యారు మెదడులోని ఈ అంశం వారిని నిజంగా ఆకర్షించిందని వారు గ్రహించకపోవడం వల్ల వారిని బానిసలుగా చేసి ఆపై వారిని తప్పుదోవ పట్టించి ఆపై వారు చేసినదానికి పశ్చాత్తాపం చెందేలా చేశారు వారు అభివృద్ధి చేసిన ఒక చెడు అలవాటు కారణంగా ఏదో తప్పు జరిగింది ఆపై వారు తమ జీవితంలో ఎప్పటికీ పశ్చాత్తాపం చెందుతారు మిమ్మల్ని విజయానికి నడిపించే మంచి అలవాట్లను మీరు ఎలా పెంపొందించుకుంటారు నిజానికి మీరు మంచి అలవాట్లు మరియు విజయాలను పరిశీలిస్తే అవి ఎక్కడ ఉన్నా అవి ఒకదానితో ఒకటి కలిసిపోతాయి మంచి అలవాట్లు ఉన్నాయా విజయం స్వయంచాలకంగా వస్తుంది లేదా మీరు విజయవంతమైన వ్యక్తిని చూస్తే మరియు అతను ఎలా విజయం సాధించాడో విశ్లేషించండి అతను లేదా ఆమె చాలా మంచి అలవాట్లను కూడబెట్టుకున్నారని మీరు గ్రహిస్తారు కాబట్టిఅవి చేతులు కలుపుతాయిమంచి అలవాట్లు మీ సమర్థత స్థాయిని నిర్ణయిస్తాయి మరియు మీ బాస్ మరియు సహోద్యోగుల నుండి మీకు చాలా ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతాయి ఏదైనా మంచి అలవాటు సమయపాలనగా ఉండనివ్వండి అది మిమ్మల్ని మీరు ఆహ్లాదకరంగా పద్ధతిలో తీర్చిదిద్దుకోనివ్వండి చక్కగామర్యాదగా మాట్లాడటం మరియు ఉపయోగించడం పరంగా మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండనివ్వండి వ్యక్తిగత పరస్పర సంభాషణలో మాట్లాడేటప్పుడు మీ మృదువైన నైపుణ్యాలు ఇది మీ సమయ నిర్వహణ నైపుణ్యాలుగా ఉండనివ్వండి సంఘర్షణలను ఎదుర్కోవటానికి మీ సామర్థ్యంగా ఉండనివ్వండి ఒత్తిడిని ఎదుర్కోవడం లేదా మీ అలవాట్లను నిర్వహించడం మీ సామర్థ్యంగా ఉండనివ్వండి కాబట్టి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ సమర్థత స్థాయిని నిర్ణయించే మంచి అలవాట్లు అని అర్థం చేసుకుంటారు మీకు బాగా అభివృద్ధి చెందిన మంచి అలవాట్లు ఉన్నందున మీరు చాలా సమర్థులు ప్రజలు మిమ్మల్ని ప్రేమించేలా చేయండి మరియు మీ బాస్ మరియు మీ సహోద్యోగులు అనే ఉన్నత స్థాయి నుండి మిమ్మల్ని గౌరవించేలా చేయండి ఇతర ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మంచి అలవాట్లన్నీ మీ కోసం ఒక ముఖ్యమైన పనిని కూడా చేయబోతున్నాయి అది మీ ఉద్యోగంలో మిమ్మల్ని అనివార్యంగా మరియు భర్తీ చేయలేనిదిగా చేస్తుంది మిస్టర్ కోప్ మేయర్ వంటి చాలా మంది గొప్ప వ్యాపార గురువులు మరియు ఇతరులు పదేపదే ఒక విషయం చెబుతూనే ఉంటారు ఏమిటంటే మీరు ఉద్యోగ భద్రత కోసం చూస్తున్నట్లయితే మిమ్మల్ని అనివార్యంగా చేసే నైపుణ్యాలను మీరు అభివృద్ధి చేయగలగాలి అంటే మీరు చేసే కొన్ని పనులను మీరు భర్తీ చేయలేరు మీరు మాత్రమే చేయగలరు మరెవరూ చేయలేని నిర్దిష్ట మార్గంలో దీన్ని చేయండి మీ పాత్రను మార్చలేము సవరించలేము మార్చలేము ఎవరూ నెరవేర్చలేరు మీకు ఇవ్వబడిన పాత్ర లేదా మీరు చేసే విధంగా సంపూర్ణంగా చేయలేము మీరు అనివార్యంగా మరియు పూడ్చలేనిదిగా ఉండాలి మరియు అది మీకు అంతిమ భద్రత మరియు ఉద్యోగ సంతృప్తి యొక్క భావాన్ని అందిస్తుంది మీరు మీ పనిని చాలా బాగా చేస్తున్నారని మీకు తెలుసు మీరు ప్రైవేట్ పాఠశాలలో ఉన్నా లేదా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నా మీరు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నా కార్యాలయం కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం మీ జీతం అయినా మీరు ఏమి చేసినా అది తాత్కాలికమైనదా లేదా గంటకు అయినా లేదా కేంద్ర ప్రభుత్వ కార్యాలయం యైన మిమ్మల్ని బయటకు పంపించాలని ఎవరూ కోరుకోరు మిమ్మల్ని అనివార్యంగా చేసే మీ మంచి అలవాట్ల ద్వారా నిర్ణయించబడే ప్రతిదీ మీకు ఉద్యోగ భద్రత కల్పించగల ఏకైక విషయం ఏదైనా రిటర్న్ బాండ్ లేదా యజమాని నుండి ఎటువంటి నిబద్ధత కాదు అయితే మీరు చెడు అలవాట్లను పెంపొందించుకోవడం మొదలుపెట్టిన క్షణంలో మీరు విసిరివేయబడవచ్చు మీరు పంపిణీ చేయదగినవారు అవుతారు కాబట్టి కాబట్టి మీ వెర్రి అలవాట్ల కారణంగా ఎన్నడూ పంపిణీ చేయలేనిదిగా మారడానికి ప్రయత్నించండి మరియు మీ మంచి అలవాట్ల కారణంగా భర్తీ చేయలేనిది ఇప్పుడు మీలో ఆ అలవాట్లను పెంపొందించుకోవలసిన అత్యంత విజయవంతమైన వ్యక్తుల కొన్ని అలవాట్లను చూద్దాం ఇప్పుడు మీరు కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు చాలా కష్టపడి అదనపు పనిచేయండి మరియు ఆ అదనపు పనికి మీకు జీతం రాకపోయినా చిరునవ్వుతో అదనపు పని చేయండి మీరు ఆ అదనపు పనిని చేయగలిగితే దానిని సంతోషంగా చేయండి కాని పనిని లెక్కించవద్దు మూడవ విషయం ఏమిటంటే మీరు ఆ పని చేస్తున్నప్పుడు మీ గడియారం వైపు చూసి పని చేయకండి నిజానికి మీరు పనిని ప్రారంభించి దానిని పూర్తి చేసి ఆపై మీరు మీ గడియారాన్ని చూడాలి ఆపై మీ వద్ద ఏ ప్రణాళికలు ఉన్నాయో చూడండి ఆపై మీరు దాని గురించి ఏమి చేయగలరో చూడండి మీరు ఒక పని చేస్తున్నారు ఎందుకంటే అది మీ దృష్టిని మళ్లిస్తుంది మరియు అది దారి మళ్లిస్తుంది మీరు గడియారం వైపు చూడకుండా పనిని పూర్తి చేస్తారు అత్యంత విజయవంతమైన వ్యక్తులు అభివృద్ధి చేసిన మరో ముఖ్యమైన అలవాటు ఇది మీరు అభివృద్ధి చేయవలసిన నాల్గవ అలవాటు ఏమిటంటే మీరు పూర్తి చేసే వరకు పనిని అసంపూర్ణంగా వదిలివేయవద్దు తద్వారామీ మనస్సు ప్రశాంతంగా ఉండి ఆ రాత్రి మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఆ రోజు మీరు తీసుకున్న పని లేదా మీరు చేయాలనుకున్న అనేక కార్యకలాపాలు పూర్తి చేసి ప్రశాంతంగా పడుకోండి ఆ రాత్రి మెదడు ఉబ్బుతుందనే భావనతో బాగా నిద్రించండి ఓహ్ ఈ రోజు ఇది పూర్తి పనిని నిర్వహించి ఆపై పూర్తి చేసినట్లు భావిస్తుంది కాబట్టి నేను విశ్రాంతి తీసుకోగలనుఅసంపూర్ణ కార్యకలాపాల గురించి చొరబాటు ఆలోచనలతో ఈ వ్యక్తిని ఇబ్బంది పెట్టను మరియు మీరు విజయానికి దారితీసే మంచి అలవాటును పెంపొందించుకోవడం గురించి తదుపరి పాయింట్ ఐదు అత్యంత ముఖ్యమైన లక్ష్యంపై ఎల్లప్పుడూ దృష్టి పెట్టండి ఇది ఒక చిన్న పని అని మీకు తెలిస్తే ఆ పని మీద ఎక్కువ దృష్టి పెట్టవద్దు ముఖ్యమైన లక్ష్యానికి ప్రాధాన్యత ఇవ్వండి ఈ రోజు నేను చేయగల అతి ముఖ్యమైన విషయం ఏమిటని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దానిపై దృష్టి పెట్టండి మరియు తరువాతి ఆరవది పూర్తిగా నివారించగలిగే వాటిపై ఎప్పుడూ ఎక్కువ సమయాన్ని వెచ్చించదు మీరు దేనిపైనా ఎక్కువ సమయం వెచ్చిస్తే అది పూర్తిగా వృధా పనికిరాదు ఉదాహరణకు మీ పెన్సిల్ను పదును పెట్టడం వంటి సాధారణ విషయం ఇప్పుడు మీరు ఒక బ్లేడ్ తీసుకొని ఆపై పదును పెట్టడం ప్రారంభించండి ఆపై మీరు చాలా అందంగా కనిపించాలని కోరుకుంటారు అప్పుడు మీరు దానిని పదును పెట్టడానికి సుమారు 1 గంట గడుపుతారు ఇప్పుడు మీరు షార్ప్నర్ను ఉపయోగిస్తే దానిని నివారించవచ్చు మీరు షార్ప్నర్లో ఉంటే దాన్ని నివారించవచ్చు మీ కోసం దీన్ని చేయమని మీరు ప్రజలను అడగగల స్థానం కానీ అప్పుడు తరచుగా 1 గంట మీరు వృద్ధికి దారితీసే ఒక ముఖ్యమైన కార్యకలాపంలో ఎక్కువ ఖర్చు చేయగలిగితే మీరు ఒక చిన్న కార్యకలాపంలో ఖర్చు చేస్తారు కాబట్టి పూర్తిగా నివారించగల మరియు చివరిది అయిన వాటిపై ఎప్పుడూ ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి కానీ ఈ ఉపన్యాసం కోసం కనీసం 100 శాతం ఏకాగ్రతతో ఉండండి మీరు చేసే ఏ పనిలో అయినా పూర్తిగా శ్రద్ధ వహించండి శరీరం మనస్సు మరియు ఆత్మ భావోద్వేగం అన్నీ మీతో ఉండనివ్వండి మీరు 100 శాతం దానిపై దృష్టి పెట్టగలిగితే మరియు మిగిలిన వారి కంటే చాలా వేగంగా పరధ్యానం చెందే వారి కంటే వేగంగా పూర్తి చేస్తారు నాకు చిన్ననాటి ప్రయోగం లేదా చిన్ననాటి ఆనందం గుర్తుంది మరియు మీకు లెన్స్ ఇచ్చినప్పుడు కూడా మీకు గుర్తుండిపోతుంది మీరు లెన్స్ తీసుకొని దాని పైన ఉంచగలిగితే అని సీనియర్ ఉపాధ్యాయులు మాకు నేర్పించారు ఒక కాగితం ఆపై మీరు సూర్య కిరణాలను దాని గుండా వెళ్ళనిస్తే సూర్య కిరణాలు సరిగ్గా ఉన్నప్పుడు చెల్లాచెదురుగా ఉన్న మీరు దానిని నొక్కలేరు కానీ మీరు లెన్స్ను ఎంచుకున్నప్పుడు దానిని వదిలేయండి ఒక రకమైన లేజర్ పుంజం మరియు కాగితం లేదా అగ్గిపెట్టె కర్రను తాకినప్పుడు అది కాల్చగలదు అది పూర్తిగా కాలిపోతుంది ఇప్పుడు అది ఏకాగ్రత యొక్క శక్తి మీరు దృష్టి కేంద్రీకరించగలిగితే మీరు వస్తువులను కాల్చివేయవచ్చు మీరు అద్భుతమైన విజయంతో పూర్తి చేయగల భావం మరియు మీరు దాని కంటే చాలా వేగంగా చేయగలరు మిగిలిన ప్రజలు ఎందుకంటే మీ మనస్సు చాలా పదునైన స్థితిలో పూర్తి దృష్టి తో పనిచేస్తోంది మరియు పూర్తి శ్రద్ధ మరియు ఏకాగ్రత ఉన్న దేనితోనూ అది పరధ్యానంలో ఉండదు కాబట్టి మీరు పూర్తిగా పరధ్యానంలో ఉన్న ఈ ప్రపంచంలో ఆ స్థాయి ఏకాగ్రతను అభివృద్ధి చేసుకోవడం నిజంగా కష్టం మీరు దానిని ఎలా చేయగలరు అనే దానిపై నేను మరొక ఉపన్యాసం ఇస్తాను కానీ ఈ సమయంలో గుర్తుంచుకోండి మీ విజయ అలవాటును పెంపొందించుకోవడానికి ఏకాగ్రత 100 శాతం చాలా ముఖ్యం ఇప్పుడు ముగింపు వైపు నేను చదివిన ఒక వ్యాసంతో పూర్తి చేయాలనుకుంటున్నాను దానిలో ముగింపు భాగం ఏమిటంటే స్పృహతో జీవించడంపై షెల్లీ శైలి సానుకూలతకు కీలకం మరియు శాశ్వత మార్పు పూర్తి వ్యాసం నెట్లో కూడా అందుబాటులో ఉంది మీరు దానిని చదవవచ్చు కానీ ఈ భాగం నాకు చాలా నచ్చింది మరియు ఈ వారం అలవాట్లపై మన మొత్తం చర్చకు ఇది కూడా సరైన ముగింపు మీరు నిజంగా పని చేసే జీవితాన్ని గడపవచ్చు మరియు మీరు అన్ని రంగాలలో గరిష్ట పనితీరును సాధించగలరు మీ జీవితంలో సందేహాస్పదమైన ప్రతికూల ఆలోచనలకు మీరు భయపడే చాలా సార్లు మీరు నిజంగా పనిచేసే జీవితాన్ని గడపగలరనే సందేహం లేదు మీరు అలా చేయలేరని కానీ మీరు జీవించగలరని నమ్ముతారని మనస్సులో కోతిలా ముక్కలైపోతుంది నిజంగా పని చేసే జీవితం మరియు మీరు మీ జీవితంలోని అన్ని రంగాలలో గరిష్ట పనితీరును సాధించగలరు ఒక అంశం కాదు కానీ ప్రతిదీ మీరు జీవితం యొక్క ఊహించని మార్పులు మరియు పరివర్తనలను మాత్రమే తట్టుకోలేరు కానీ అభివృద్ధి చెందుతారు మీరు పరీక్షా సమయాల్లో కూడా విజయపు అలవాట్లను పెంపొందించుకుంటే మీరు స్వీకరిస్తారు ఆపై మీరు మీరు అభివృద్ధి చెందుతారు మీరు అభివృద్ధి చెందుతారు శక్తివంతమైన మార్పు సాధ్యమే మీరు పూర్తిగా సామర్థ్యం కలిగి ఉంటారు మీరు ఎంచుకున్న జీవితాన్ని సృష్టించడం మీరు ఎంచుకున్న జీవితాన్ని సృష్టించగల సామర్థ్యం మీకు ఉంది ఇది ఒక గమనికతో కూడా ముగుస్తుంది కానీ వివిక్తంగా ఉండండి ఎంపికలో పూర్తిగా జాగ్రత్తగా ఉండండి మీరు మంచి అలవాట్లను ఎంచుకోబోతున్నారని విజయ అలవాట్లను పెంపొందించుకోండి మరియు మీ వ్యక్తిత్వం ని అభివృద్ధి చేసుకోండి అత్యంత విజయవంతమవుతారు మరియు చివరికి శాంతియుతంగా సంతోషంగా ఉండి ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా జీవితాన్ని గడుపుతారు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు వారాంతాన్ని చక్కగా గడపండి ఆపై మేము ఇచ్చిన అసైన్మెంట్ను వర్క్ అవుట్ చేయండి మీరు అసైన్మెంట్ని చేయడం ద్వారా మీరు ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను